సంగ్రహంగా చెప్పాలంటే పార్టిషన్ ప్లేస్మెంట్ ఫ్లోర్ప్లానింగ్ రౌటింగ్ వంటి వివిధ ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ దశలను మనం ఇంతకుముందు చూశాము తరువాత కొన్ని పర్ఫామెన్స్ డ్రివెన్ సమస్యలను చూశాము పర్ఫామెన్స్ డ్రివెన్ ప్లేస్మెంట్ రౌటింగ్ మరియు ఫిజికల్ సిన్థసిస్ కోసం కొన్ని పద్ధతులను కొన్ని సమయ దిద్దుబాట్లను చేసేవి చూశాము ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హై పర్ఫామెన్స్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం దీనికి పర్ఫామెన్స్ డ్రివెన్ సమస్యలు చాలా ముఖ్యమైనవి కాబట్టి పర్ఫామెన్స్ డ్రివెన్ డిజైన్స్ ఫ్లొ ఎలా ఉండాలో ఈ పాఠంలో మొత్తం చిత్రాన్ని పరిశీలిస్తాము ఆధునిక VLSI సర్క్యూట్లలో ఎక్కువ ప్రామాణిక సాధన అయిన పర్ఫామెన్స్ డ్రివెన్ ఫిజికల్ డిజైన్ ఫ్లొ అనే దానిని చూద్దాం ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమంటే మనం చూసిన పద్ధతులు స్థిరమైన డిజైన్ ఫ్లొ కలపడానికి ప్రయత్నిద్దాం స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ వంటివి కొన్ని ఉన్నాయి వీటిని దశగా కాక ఒక టూల్ గా పరిగణిస్తాము ఈ టూల్ ని వివిధ దశలలో అనేకసార్లు ఉపయోగించవచ్చు అదేవిధంగా బఫరింగ్ సాధారణమైన టెక్నిక్ ఇది కూడా అనేకసార్లు చేయవలసి ఉంటుంది ప్రారంభ స్థాయి బఫరింగ్ ఉండవచ్చు ఒక సైకిల్ తర్వాత టైమింగ్ సంతృప్తి చెందకపోయినా అదనంగా బఫరింగ్ చేయవలసి ఉంటుంది కొన్ని పునరుత్పాదక దశలు చాలా ఉన్నాయి వీటిని నిర్వహించాల్సిన అవసరం ఉంది మరియు చివరికి కూడా కొన్ని విషయాలు నెరవేరలేదని గమనించవచ్చు మీరు అక్కడ మరికొన్ని దిద్దుబాట్లు చేయవలసి ఉంటుంది టిపికల్ ఫిజికల్ డిజైన్ ఫ్లొ మరోసారి చూద్దాం ఇప్పుడు టిపికల్ ఫిజికల్ డిజైన్ ఫ్లొ చిప్ ప్లానింగ్ అని పిలువబడే దానితో మొదలవుతుంది ఈ పదాన్ని ఇంతకుముందు ఉపయోగించలేదు దీనిని ఫ్లోర్ప్లానింగ్ ప్లేస్మెంట్ అని పిలిచాము కాని చిప్ ప్లానింగ్లో 3 విభిన్న విషయాలు కలిగి ఉంటాయి హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తాను చిప్ ప్లానింగ్ అని పిలువబడే దాని గురించి చెబుతున్నాను ఇది సాధారణంగా ఉపయోగించే పదబంధం మొదటిది IO ప్లేస్మెంట్IO placement దశ ఈ చిప్ కోసం IO ప్లేస్మెంట్ IO placement అంటే IO పిన్లనుIO pins అమర్చి పిన్ లో ఏ సిగ్నల్ను ఉంచాలో చూడాలి ఇది IO ప్లేస్మెంట్IO placement మనకు ఫ్లోర్ ప్లానింగ్ అన్నది ఉంటుంది చాలా సర్క్యూట్లు స్టాండర్డ్ సెల్ఫ్ ఫ్లోర్ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్పై ఆధారపడి ఉన్నాయని నేను చెప్పాను ఫ్లోర్ప్లానింగ్లో మనం స్టాండర్డ్ సెల్ ఏ వరుసలలో ఉంచాలో చెప్తున్నాము మరియు పవర్ ప్లానింగ్ అను మరొక విషయం ఉంది ఇప్పుడు మనకు స్టాండర్డ్ సెల్ ఉన్నాయి అది మనకు తెలుసు అవసరమైన పవర్ కనెక్షన్లు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ VDD మరియు గ్రౌండ్ కాబట్టి ఏ విధంగానైనా విద్యుత్ సరఫరా మరియు గ్రౌండ్ లైన్లను సరఫరా చేయడానికి మనం ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామో కూడా మీరు ప్లాన్ చేస్తారు ఈ రకమైన పవర్ ప్లానింగ్ నెట్వర్క్ కూడా మీరు చేస్తారు ఈ మొత్తం ప్రక్రియను కొన్నిసార్లు చిప్ ప్లానింగ్ అని పిలుస్తారు మొత్తం చిప్ ఎలా కనిపిస్తుంది పిన్స్ ఎక్కడ ఉన్నాయి ఈ పిన్స్ చేసేది ఇవి సెల్స్ ఏ సెల్స్ ఏ వరుసలలో ఉంచబడతాయి మరియు పవర్ నెట్వర్క్ ఎలా ఉంటుంది విభిన్న వరుసలకు మరియు సెల్స్ పవర్ అందిస్తుంది ఇక్కడ ట్రయల్ సింథసిస్ అనేది ఉంది ఇది ప్రారంభంలో లభించినది ఇది ఫ్లోర్ప్లానింగ్ టూల్ అందిస్తుంది తద్వారా అవసరమైన మొత్తం ప్రాంతం యొక్క అంచనా వేయగలరు మరియు అంచనాలో బఫర్ల కోసం సదుపాయం ఉండాలి రౌటింగ్ కోసం అదనపు స్థలం మరియు గేట్ సైజింగ్ కొన్ని గేట్లు పెద్దగా చేయగలగాలి మీరు ఈ విషయాల కోసం కొన్ని అదనపు ఖాళీ ఉంచాలి ఇంతకుముందు ఈ విషయాల గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు మనం డిజైన్ ఫ్లొ తరువాతి దశలలో చేర్చవలసిన ఈ విషయాలన్నింటికీ నిబంధనలు ఉంచాల్సిన అవసరం ఉందని అంటున్నాను అప్పుడు లాజిక్ సింథసిస్ మరియు టెక్నాలజీ మ్యాపింగ్ వీటిని కూడా ముందుగానే చేయవచ్చు ఇది గేట్ లెవెల్ సెల్ లెవెల్ నెట్లిస్ట్ను ఉత్పత్తి చేస్తుంది కొన్నిసార్లు ఫ్లోర్ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఇవి కలిసి చేయబడతాయి లేదా ఇది ముందే చేయవచ్చు మీరు సెల్స్ ను ఉంచిన తర్వాత మీరు గ్లోబల్ ప్లేస్ మెంట్ చేయవచ్చు గ్లోబల్ ప్లేస్మెంట్ మీరు బ్లాక్స్ లేదా సెల్స్ ను స్టాండర్డ్ సెల్ యొక్క వరుసలలో ఉంచండి ఒక సాధారణ VLSI డిజైన్ ఫ్లొ design flow లో మీరు ఒకేసారి చేయలేరని మళ్ళీ చెప్తున్నాను ఇది పునరావృతమయ్యే దశ మీరు ప్లేస్మెంట్ చేస్తారు ఏదో సరిగా పనిచేయలేదని ఎక్కడో కొంజెశన్ ఉందని కొన్ని ప్రదేశాలలో చాలా డిలే ఉందని మీరు గుర్తించవచ్చు మీరు ప్లేస్మెంట్ను నిరంతరం మార్చాల్సి ఉండొచ్చు ఇక్కడ నేను చెబుతున్నది ఏమంటే గ్లోబల్ ప్లేస్మెంట్ ప్రక్రియ లో సాధారణంగా స్థానాలను వస్తువులుగా కేటాయిస్తుంది అంటే నేను స్లైడ్ను చూపిస్తాను ఇక్కడ మనం క్లస్టరింగ్ సమాచారాన్ని పరిశీలిస్తాము చిప్లలో సెల్స్ ను అనధికారికంగా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తారు మొదట్లో మీ చిప్ ప్లాన్ ఇలాగే ఉందని అనుకోండి ఇక్కడ ఈ డార్క్ రీజియన్ అంటే చాలా క్లస్టరింగ్ ఉంది మరియు ఇక్కడ కంజెశన్ గ్లోబల్ ప్లేస్మెంట్ సెల్స్ చాలా ఇక్కడ మ్యాపింగ్ అవుతాయని చెబుతుంది మీరు ఇలా చేస్తే ఈ ప్రాంతం నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది ఇది మొత్తం చిప్లో వ్యాపిస్తుంది మరియు చివరికి మీకు ఇలాంటిది లభిస్తాయి మీ మొత్తం ప్లేస్మెంట్ చిప్ యొక్క మొత్తం ప్రాంతం విస్తరించి ఉండాలి సుమారుగా ఇలా అని చెబుతున్నాను గ్లోబల్ ప్లేస్మెంట్ పూర్తయిన తర్వాత మీ ఫ్లిప్ ఫ్లాప్లు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా క్లాక్ నెట్వర్క్ను సింథసిస్ చేయలేరని చూస్తారు గ్లోబల్ ప్లేస్మెంట్ చేసిన తర్వాత రిజిస్టర్లు ఎక్కడ ఉన్నాయో ఫ్లిప్ పాప్స్ ఎక్కడ ఉన్నాయో సీక్వెన్షియల్ ఎలిమెంట్స్ మీకు తెలుసు కాబట్టి ఆ సమాచారంతో మీరు క్లాక్ నెట్వర్క్ను సింథసిస్ చేయగలరు ఈ క్లాక్ నెట్వర్క్ ఇంతకుముందు చూసినట్లు ఇది సాధారణ క్లాక్ ట్రీ కావచ్చు ఇది ఒక H ట్రీ లేదా MMM లేదా అలాంటిదే లేదా అధిక స్థాయిలో ఒక ట్రీ కి ఫ్లెక్సిబుల్ నెట్వర్క్ను కలిగి ఉంటుంది మరియు దిగువ స్థాయిలో సాధారణ మెష్ కలిగి ఉంటుంది సాధారణంగా మనకు ప్రాసెసర్లు ఉన్నాయి ఇది హైబ్రిడ్ రకమైనది ఎందుకంటే ప్రాసెసర్ చిప్లో క్లాక్ సిగ్నల్లను తీసుకెళ్లిగలిగి పాయింట్లు చాలా ఉన్నాయి క్లాక్ సిగ్నల్స్ కోసం పెద్ద సంఖ్యలో టార్గెట్ లేదా సింక్ పాయింట్లు ఉన్నాయి మనకు సాధారణంగా దిగువ స్థాయిలో ఒక మెష్ మరియు ఎగువ స్థాయిలో ఒక సాధారణ ట్రీ ఉంటుంది మరియు తరువాత H ట్రీ సాధారణంగా మంచిది ఇది ఒక చిన్న ప్రాసెసర్ డిజైన్ లో బఫర్డ్ క్లాక్ ట్రీను చూపించే స్లైడ్ ఇక్కడ ఈ రెక్టాంగిల్ బఫర్లను చొప్పించిన ప్రదేశాలను మరియు పంక్తులు కనెక్షన్లను సూచిస్తుంది మరియు క్లాక్ దగ్గర తీసుకున్న పాయింట్లను x సూచిస్తుంది ప్లేస్మెంట్ పూర్తయిన తర్వాత ఈ సెల్స్ స్థానాలు గ్రిడ్కు సమలేఖనం చేయబడతాయి మరియు వీటిని సమలేఖనం చేసిన తర్వాత మీరు చూస్తారు ప్లేస్మెంట్ సమయంలో సాధారణంగా గ్రిడ్ కాన్సెప్ట్ ఉండదు మీరు సెల్ను వాస్తవంగా ఎక్కడైనా ఉంచవచ్చు కానీ రౌటింగ్ చేసినప్పుడు తరచుగా కొన్ని రోస్ మరియు కాలమ్ కాన్సెప్ట్ ట్రాక్లు మరియు కొన్ని కాలమ్ వరుసలు ఉంటాయి కాబట్టి మీరు ప్రతిదీ గ్రిడ్కు సమలేఖనం చేయాలి ఈ ప్రారంభ స్థాయి ప్లేస్మెంట్ ముగిసిన తర్వాత మీరు ఈ బ్లాక్లు లేదా సెల్స్ లను గ్రిడ్ స్థానాలకు యూనిఫామ్ గ్రిడ్గా చేయాలి దీన్ని పూర్తి చేసిన తర్వాత గ్లోబల్ రూటింగ్ మరియు లేయర్ అసైన్మెంట్ కోసం కొనసాగవచ్చు ప్రతి మార్గం లో ఏ లేయర్ టిపికల్ మెటల్ లేయర్ అంటే ఈ నెట్స్ ను అనుసంధానించడానికి ఏ మెటల్ లేయర్ ఉపయోగపడుతుంది గ్లోబల్ రౌటర్ సాధారణంగా లీస్ అల్గోరిథం లేదా హాడ్లాక్ అల్గోరిథం Hadlock's algorithm చెప్పినట్లు ఒకే లేయర్ రౌటింగ్ను పూర్తి చేస్తుంది అవి ఒక మెటల్ లేయర్ మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు రౌటింగ్ చేసేటప్పుడు వైరింగ్ కంజెసెన్ అన్నది కూడా ఉండవచ్చు అక్కడ చిప్లో చాలా ప్రాంతాలలో వైరింగ్ కంజెసెన్ చెడుగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ పునరావృతం చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు కంజెసెన్ డ్రివెన్ డిటేల్డ్ ప్లేస్మెంట్ వంటివి చేస్తారు ఇక్కడ ఈ సమాచారం ఆధారంగా మీ ప్లేస్మెంట్ను సవరించవచ్చు ఒక ఉదాహరణ చూపిస్తున్నాను చిప్ యొక్క విస్తీర్ణంలో ఈ శిఖరాలు కంజెషన్ స్థాయిలను ఇది మీకు చూపిస్తుంది ఎక్కువ కంజెసెన్ ఉన్న ప్రాంతం ఉంది ఇప్పుడు పునరావృతంతో కంజెసెన్ తగ్గించడానికి ప్రయత్నిస్తాము మరియు చివరకు కంజెసెన్ లేకుండా ఒకే విధంగా ఉంచబడవు కంజెషన్ అంటే రౌటింగ్కు సంబంధించి సూచిస్తాను రౌటింగ్ ప్రక్రియలో కంజెషన్ ఉంటే రౌటింగ్ను పూర్తి చేయలేకపోతున్నారని మీరు కనుగొంటారు కాబట్టి ఇలాంటివి జరగకూడదు కాబట్టి కంజెషన్ అవేర్ డిటేల్డ్ ప్లేస్మెంట్ అని పేర్కొన్నదాన్ని చేయాలి ప్లేస్మెంట్ విలువను మారుస్తూ కంజెషన్ విలువ గణనీయంగా మెరుగుపడే లా చూస్తారు ఇప్పుడు డిటేల్డ్ రౌటింగ్కు చేస్తారు గ్లోబల్ రౌటింగ్ లో మీకు సుమారు రూట్లను ఇస్తుంది ఇప్పుడు డిటేల్డ్ రౌటింగ్ లో ఖచ్చితమైన హారిజాంటల్ మరియు వర్టికల్ మెటల్ లేయర్లను కేటాయిస్తుంది ఇప్పుడు వైర్లను ఉత్పత్తి చేసేందుకు అదనపు ఐచ్ఛిక దశ ఉంది కాబట్టి రిలయబిల్టి మ్యానుఫ్యాక్చరబిల్టి మరియు ఎలక్ట్రికల్ ధృవీకరణను కలిగి ఉన్న మరొక పునరావృతం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది రిలయబిల్టి అంటే ఛానెల్ రౌటింగ్ ప్రక్రియ మీరు చూసినట్లు హారిజాంటల్ మరియు వర్టికల్ ట్రాక్స్ లో వివిధ లేయర్ల పాయింట్లను కలిపే వైర్ కనెక్షన్లు మీరు రెండు లేదా బహుళ లేయర్ ఛానల్ రౌటింగ్ కలిగి ఉండవచ్చు ఇప్పుడు వైర్ కనెక్షన్ కొంత అన్రిలయబిలిటీ ఇవ్వచ్చు ఎందుకంటే వివిధ అ లేయర్ల లో రంధ్రం చేసి కనెక్షన్ చేస్తున్నారు కాబట్టి వైర్ కనెక్షన్ యొక్క సంఖ్య ఎక్కువయ్యేకొద్దీ చిప్ విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కారణం కొన్ని మిస్ కనెక్షన్ లూజ్ కనెక్షన్ లేదా తప్పు కనెక్షన్ వంటివి కనెక్షన్లోని వంపుల సంఖ్యను తగ్గించడం ఒక లక్ష్యం కావచ్చు ఇది వైర్ కనెక్షన్ సంఖ్యను సూచిస్తుంది చాలా వరకు ఒకే లేయర్ పై రౌటింగ్ చేసేటప్పుడు షార్ప్ బెండ్ ఉపయోగించటానికి బదులుగా 45 డిగ్రీల బెండ్ ఉపయోగిస్తారు ఎందుకంటే షార్ప్ బెండ్లు లో లోహం విరిగిపోయే అవకాశం ఉంది ఇవి రిలయబిల్టి మరియు మ్యానుఫ్యాక్చరబిల్టి అని పిలువబడేవి ప్రతిదీ పూర్తయిన తర్వాత చూడవలసినవి ఎలక్ట్రికల్ వెరిఫికేషన్ అంటే మీరు వైర్లను వేసిన తర్వాత వైర్ల పొడవును వాటిని వేరు చేసిన పద్ధతి వైర్ల వెడల్పు సరిపోతుందా అని మీరు చూస్తారు చెప్పగలిగే కొన్ని సరళమైన డిజైన్ నియమాలు ఉన్నాయి ఆ డిజైన్ నియమాలన్నీ డిజైన్ రూల్ చెకర్ ద్వారా ధృవీకరించబడతాయి ఇక్కడ కొన్ని ఉల్లంఘనలను కనుగొన్న ప్రదేశాలు స రి చేయవలసిన సందర్భంలో మీరు తిరిగి అక్కడ వెళ్లి కొన్ని దిద్దుబాట్లు చేయవలసి ఉంటుంది ప్రతిదీ పూర్తయిన తర్వాత మాస్క్ జనరేషన్ కోసం వెళతారు ప్రతి సర్క్యూట్ ఎలిమెంట్ మరియు ఇంటర్కనెక్షన్ రెక్టాంగిల్ ద్వారా సూచించబడుతుంది వివిధ లేయర్ల చుట్టూ రెక్టాంగిల్ పాలిసిలికాన్ డిఫ్యూషన్ మెటల్ 1 మెటల్ 2 మెటల్ 3 మరియు మొదలైనవి ఫ్లో చార్ట్ రూపంలో మొత్తం ఫ్లోన్ని చూద్దాం మొదటి దశలో చిప్ ప్లానింగ్ పూర్తయిందని అనుకుందాము ఫిజికల్ డిజైన్ కు ఇన్పుట్గా చిప్ ప్లానింగ్ ఇవ్వబడుతుంది లాజిక్ డిజైన్ కూడా చేయబడింది మీరు ఒక రకమైన బ్లాక్ లెవెల్ ప్లేస్మెంట్ చేస్తారు బ్లాక్ లెవెల్ లేదా ఉన్నత స్థాయి గ్లోబల్ ప్లేస్మెంట్ను అవుట్పుట్గా ఉత్పత్తి చేస్తున్నారు మీరు ఏమైనా చేస్తున్నది చిప్ ప్లానింగ్ అంటే I O ప్లేస్మెంట్ IO placement మరియు పవర్ ప్లానింగ్ ఇప్పటికే చేసారు ఇప్పుడు పర్ఫామెన్స్ డ్రివెన్ ట్రయల్ సింథసిస్ మరియు ఫ్లోర్ప్లానింగ్ చేస్తున్నారు ఇది పర్ఫామెన్స్ డ్రివెన్ డిజైన్ ఫ్లోలో ప్రవేశపెట్టిన కొత్త దశ ఇందులో ఏమి ఉంటుంది ఇందులో బ్లాక్ షేపింగ్ సైజింగ్ మరియు ప్లేస్మెంట్ను కలిగి ఉంటుంది అంతేకాక ఇంతకు ముందే చెప్పినట్లుగా నెట్స్కు క్లిష్టతను బట్టి నికర బరువులు స్లాక్ విలువను కేటాయించవచ్చు తరువాత గ్లోబల్ నెట్ రూట్లను విశ్లేషించి స్లాక్ విలువ ప్రతికూలంగా ఉన్నచోట కొన్ని బఫరింగ్ను ఉపయోగిస్తారు మరియు ఇక్కడ ఈ స్థాయిలో టైమింగ్ ఎనాలసిస్ ను ఉపయోగించి కొంత సమయం అంచనా వేయవచ్చు అది పూర్తయితే తదుపరి దశకు వెళ్లండి అది విఫలమైతే మీరు తిరిగి వెనక్కి వెళ్లి మళ్ళీ మీ ప్లేస్మెంట్ను సవరించండి ఇది ఒకే ప్రక్రియ కాదని చెప్పాను ఇది నిరంతర పునరుక్తి ప్రక్రియ అనేక పునరావృత్తులు జరుగుతాయి ఇది మొదటి దశ ఇప్పుడు బ్లాక్ లెవెల్ గ్లోబల్ ప్లేస్మెంట్ నుండి ఫిజికల్ సింథసిస్ కు వెళతారు ఏమి చేస్తారు మీరు నికర బరువు ఐచ్ఛిక నికర బరువులతో గ్లోబల్ ప్లేస్మెంట్తో ప్రారంభిస్తారు తరువాత కొంత డిలే అంచనాలు చేస్తారు మీరు ఈ సందర్భంలో బఫర్లను ఉపయోగించవచ్చు ఆపై స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ ను నిర్వహిస్తారు అది విఫలమైతే తిరిగి ప్లేస్మెంట్ మారుస్తారు ఇక్కడ చూపబడిన వివరాలు ఫిజికల్ లేదా వర్చువల్ బఫరింగ్ అంటే బఫర్ ను ఉపయోగించి డిలే అంచనా వేయడం ఫిజికల్ బఫరింగ్ అంటే కొన్ని బఫర్లను పరిచయం చేస్తారు లేదా వర్చువల్ బఫరింగ్ అంటే ఇక్కడ బఫర్ అవసరమని సూచిస్తున్నారు కానీ వెంటనే అమర్చారు తరువాత అమర్చాల్సి ఉంటుంది కాబట్టి ఫిజికల్ బఫరింగ్ కోసం మీరు సర్క్యూట్లు బఫర్ ఇన్వర్టర్లను పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక అబ్స్టికల్ ఉపయోగిస్తారు అంటే గ్లోబల్ నెట్వర్క్ టోపోలాజీని నివారించడం కోసం ఎందుకంటే మీరు బఫర్లను ఇన్సర్ట్ చేసి వాటిని ఇన్పుట్ మరియు అవుట్పుట్ లైన్లకు కనెక్ట్ చేయాలి సర్క్యూట్లు మరియు అబ్స్టికల్ ఇప్పటికే ఎక్కడ ఉన్నాయో చూడాలి మీకు అలాంటి నెట్ వేయడానికి లేయర్ అసైన్మెంట్ బఫర్ చొప్పించడం ఇవి ఇక్కడ ముఖ్యమైన దశలు రౌటింగ్కు తర్వాత ఫిజికల్ సింథసిస్ వస్తుంది ఇక్కడ టైమింగ్ దిద్దుబాటు ఒక దశ ప్రతికూల స్లెక్ ఉన్నచోట ఇంతకు మునుపు చెప్పిన కొన్ని దిద్దుబాటు చర్యలను ఉపయోగించుకోవచ్చు మరలా స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ ను ఉపయోగిస్తారు కొన్ని ఉల్లంఘనలు ఉంటే ఈ విధానాన్ని పునరావృతం చేస్తారు ఇక్కడ టైమింగ్ దిద్దుబాటులో టైమింగ్ డ్రివెన్ రీస్ట్రక్చర్ఇంగ్ గేట్ సైజింగ్ బూలియన్ పునర్నిర్మాణం ఫిన్ స్వాపింగ్ రీడిజైన్ ఫానిన్ ట్రీస్ ఫ్యాన్అవుట్ ట్రీస్ అనేక రూపకల్పనలో ఉపయోగించవచ్చు మీరు ఈ పనులన్నీ చేసి తద్వారా ఈ సమయ పరిమితి ఉండేట్టుగా ఫిజికల్ సింథసిస్ జరుగుతుంది ఇప్పుడు ఇది చివరి దశ మీరు సీక్వెన్షియల్ ఎలిమెంట్స్ యొక్క స్థానాలను ఖరారు చేస్తారు ఇప్పుడు మీరు క్లాక్ నెట్వర్క్లను ఖరారు చేసిన వాటిని సింథసిస్ చేస్తారు మీరు సింథసిస్ చేస్తున్నప్పుడు క్లాక్ నెట్వర్క్ తర్వాత స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ తో మరోసారి గ్లోబల్ రౌటింగ్ లేయర్ అసైన్మెంట్ చేసి మళ్ళీ టైమింగ్ డ్రివెన్ కంజెషన్ డ్రివెన్ డీటెయిల్డ్ ప్లేస్మెంట్ను తనిఖీ చేస్తారు అది మళ్ళీ విఫలమైతే మీరు తిరిగి దాన్ని సవరించండి టైమింగ్ ఎనాలసిస్ ఆమోదించినట్లయితే మీరు టైమింగ్ డ్రివెన్ రౌటింగ్కు వెళతారు ఈ రౌటింగ్ సమయంలో మీరు మళ్ళీ బఫర్లను చొప్పించవలసి ఉంటుంది ఇక్కడ కొన్ని సమయ దిద్దుబాటు విధానాలను చేయవలసి ఉంటుంది ప్రతిదీ పూర్తయిన తర్వాత డీటెయిల్డ్ రౌటింగ్ చేస్తారు అప్పుడు మీరు కొన్ని పారాసిటిక్ ఎక్స్ట్రాక్షన్ అనుకరణ యొక్క కొన్ని అదనపు దశలు చేయవచ్చు మరియు చివరకు మీరు సైన్ ఆఫ్ చేయడానికి వెళతారు సైన్ ఆఫ్ అప్పుడు ఏమి చేస్తారంటే మ్యానుఫ్యాక్చరబిల్టి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ రిలయబిల్టి ధృవీకరణ చేస్తారు ప్రతిదీ ఆమోదించినట్లయితే అప్పుడు ఫ్యాబ్రికేషన్ కోసం మాస్క్ రూపొందించడానికి ముందుకు వెళతారు అది విఫలమైతే మీరు ECO ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ అనే దశ కి వెళతారు ECO అంటే ఇంజనీరింగ్ చేంజ్ ఆర్డర్ ఇది చివరి నిమిషంలో మార్పులను సూచిస్తుంది ఇది మీరు చివరి దశలో ఉన్నారని అర్థం ఇది తుది కల్పనకు ఒక అడుగు ముందు ఈ దశలో మీరు తయారీకి సంబంధించి రిలయబిల్టి సమస్యలు ఉన్నాయని కనుగొన్నారు కొన్ని చిన్న దిద్దుబాట్లు చేసి టైమింగ్ ఎనాలసిస్ ను మళ్ళీ అమలు చేయండి దాటితే సరి అది విఫలమైతే కొన్ని చిన్న మార్పులు మళ్ళీ చేయండి ఈ దశలో మనం చేసిన పనులు ఏమిటి డిజైన్ రూల్ చెకింగ్ ఒకటి పేరుకొన్నది లేఅవుట్ వర్సెస్ స్కీమాటిక్ మీకు మొదట్లో లేఅవుట్ ఉంది ఈ స్కీమాటిక్ రేఖాచిత్రం ఉంది అవి సరిపోతున్నాయో లేదో మీరు పోల్చవచ్చు యాంటెన్నా ఎఫెక్ట్స్ ఎలక్ట్రికల్ రూల్ చెకింగ్ వంటి కొన్ని ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ దశలో ఈ పనులన్నీ చేయవలసి ఉంటుంది మరియు ఈ తనిఖీలను నిర్వహించగలిగే కొన్ని టెంప్లేట్లు ఉన్నాయి మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటే చివరికి మీ లేఅవుట్ చాలా పెద్దది మిలియన్లు రెక్టాంగిల్స్ ఉన్నాయి ఈ చెక్ మొత్తం రెక్టాంగిల్ లో చేయవలసి ఉంటుంది ఇది సాధ్యమయ్యే మరియు సరళమైన ప్రక్రియ అయితే తప్ప మీరు దీన్ని నిర్వహించ లేరు దీనితో మనం ఈ పాఠం చివరికి వచ్చాము తరువాతి పాఠంలో మనం కొన్ని అదనపు సమయ దిద్దుబాటు పద్ధతులను చూస్తాము బఫర్లు మరియు డ్రైవర్ల చొప్పించడం డ్రైవర్ల రూపకల్పన బఫర్లు మొదలైన వాటి గురించి మనం పునరాలోచిస్తాము మనం ఆ సమాచారాన్ని ఇప్పుడే చెప్పినదానితో పరస్పర సంబంధం కలిగి ఉండటానికి ఉపయోగించవచ్చు